ద్వారా ప్రొఫెసర్ టి రవిచంద్రన్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగం హలో హాయ్ మృదువైన నైపుణ్యాలు మరియు వ్యక్తిత్వాని మెరుగుపరచడం కోసం నా కోర్సు కు తిరిగి స్వాగతం ఈ వారం ఏడో యూనిట్ పాఠం నెంబర్ 31 మీకు పరిచయం చేయబోతున్నాం ప్రస్తుత కాలంలో చాలా సందర్భోచితమైన భావన మీ వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది కాబట్టి ఈ మాడ్యుల్ ను ఆరోగ్యం మరియు యు వ్యక్తిత్వం అని పిలుస్తాం ఆరోగ్యం వ్యక్తిత్వం వన్ మరియు మృదువైన నైపుణ్యాలు తో అనుసంధానించబడి ఉంది కనుక ముఖ్యాంశాలు ఇంతకుముందు పాటల్లోని ముఖ్యాంశాలను త్వరగా చూద్దాం గత పాఠంలో సంపదను సృష్టించగల మార్గాలను వాటి నిర్వహణ గురించి చర్చించాము సంపద కేవలం వారసత్వం లేదా అదృష్టం ద్వారా సంపాదించ పడదని గ్రేట్ మరియు కష్టపడటం వలనే వస్తుందని నేను నొక్కి చెప్పాను పొదుపుగా ఎలా ఉండాలనే దానిపై కొన్ని చిట్కాలను అందించాను డబ్బు యొక్క ఖాతాలను అంటే జమా ఖర్చులను నమోదు చేసే అలవాటు పెంచుకోవాలని డబ్బు ఎలా ఖర్చు చేశారు తెలుసుకోవడానికి బ్యాలెన్స్ షీట్ నిర్వహించడం లేదా మీ మొబైల్ లో ఏదైనా అప్పులను ఉపయోగించడం గురించి నేను మిమ్మల్ని ప్రోత్సహించెను అదే సమయంలో మీ అవసరం రుద్రాక్ష గురించి స్పష్టంగా ఉండాలని నేను మిమ్మల్ని హెచ్చరించాను ఎందుకంటే అవసరం అనేది సంతృప్తి చెందే విషయం కానీ దురాశ అనేది ఎప్పుడూ సంతృప్తి చెందని విషయం మరియు నేను కూడా సరసమైన మరియు సంపద ద్వారా పొందగల మార్గాల గురించి మీతో చర్చ కొనసాగించాను నిజాయితీ అంటే ఏదైనా ఉద్దేశానికి ముందు మొదటి సంపదను సంపాదించాలని పట్టుదల ఖర్చు చేయడం గురించి చెప్పాను మీరు ఏదైనా వస్తువులు కుంటున్నప్పుడు అవి లేకుండా మనం జీవించే లేము అనే వాటికి ఎక్కువ విలువ ఇచ్చి విలువైనవి కొంటాము ఇది మీ దుస్తుల లో భాగంగా లేదా మీ ఇంటి నిర్వహణ లో భాగంగా ఎంతో అవసరం అందుకని అవి లేకుండా మీరు మనుగడ సాగించే లేకపోతే వెళ్లి దాన్ని కొనండి కొనడానికి ముందు రెండు సార్లు ఆలోచించండి మళ్లీ ఆ కోణంలో నేను సంపద యొక్క మెటాఫిజికల్ భావనపై దృష్టి పెట్టాను మీకు ఆ భావన ఉండాలని సిఫార్సు చేశాను సంపద పట్ల విడదీసిన అనుబంధం కలిగి ఉండండి అదే సమయంలో మీరు మంచి విలువలను పెంచి పోషిస్తున్నారని తెలుస్తోంది విలువలు మరియు డబ్బు కొనలేని వస్తువులను సంపాదించండి సంపద యొక్క అస్థిరమైన భావాన్ని మీరు అర్థం చేసుకుంటే దాని పట్ల అవగాహన వస్తుంది ఈ సందర్భంగా తండ్రి నుండి ఉంగరం తీసుకొన్న వ్యక్తి గురించి ఒక చిన్న కథ చెప్పాను అతను తన డబ్బు మొత్తాన్ని కోల్పోయినప్పుడు చాలా కీలకమైన సమయంలో తిరిగి దానిని ఎలా పొందాడు ఆ రకమైన విపత్తు నుండి ఎలా కోలుకున్నాడు తెలుస్తుంది సంపద కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు దానిద్వారా వనరులను ఉత్పత్తి చేయడం అద్భుతమైన భావోద్వేగ నెట్వర్క్లను నిర్వహించడం కూడా అవసరం మనసులో భక్తి మరియు పరిపూర్ణత నేను ప్రారంభంలో చేసిన పాఠం ఆరోగ్యంగా జీవించడం వల్ల మీరు ధనవంతులుగా కూడా జీవిస్తారని నిర్ధారిస్తుంది మీరు ఎంచుకున్న ఏ రంగంలో అయినా అనివార్యంగా ఉండి మీ పని సక్రమంగా అమలు చేస్తే సంపద కలుగుతుంది ఇప్పుడు ఈ మాడ్యూల్ద్వారా మరియు తదుపరి దానిద్వారా మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎలా గడపవచ్చు చు ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎందుకు గడపాలి మరియు సమకాలీన కాలంలో ఇది ఎలా సంబంధిత గా ఉంటుందో అనే విషయంపై దృష్టి పెట్టబోతున్నారు మృదువైన నైపుణ్యాలు మరియు యు టి త్వాన్ని ఆరోగ్యంతో ఎలా అనుసంధానించ గలను మృదువైన నైపుణ్యాలు ఆరోగ్యం మరియు వ్యక్తిత్వం ఎలా ఉంటాయి అనేది మీ మొదటి ప్రశ్న అవ్వచ్చు మీరు ఆహ్లాదకరమైన చిరునవ్వు మంత్ర ముగ్ధులను చేసే చిరునవ్వు వంటి కొన్ని లక్షణాలను పరిశీలిస్తే ఆకర్షణీయమైన చిరునవ్వు కరచాలనం స్వరం లో విశ్వాసం లో కళ్ళల్లో యదార్థ స్థితి మొదలైనవి ఆహ్లాదకరంగా లేదా ఉల్లాసంగా స్నేహపూర్వకంగా నమ్మకంగా శ్రద్ధగా గా సహాయకరంగా ఉంటుందని తెలుస్తుంది ఒక వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితి దానిద్వారా నిర్ణయించబడుతుంది తలనొప్పి కడుపు నొప్పి శరీర నొప్పి మొదలగు వ్యాధులు మరియు కాన్సర్ వంటి టెర్మినల్ వ్యాధులు ఒక వ్యక్తి యొక్క జీవనోపాధి మరియు ఉత్సాహాన్ని దోచుకుంటాయి డిగ్రీలు మరియు ధృవపత్రాలు ఒకరిని ఇంటర్వ్యూకి తీసుకెళ్లా కలిగినప్పటికీ తన బాడీ లాంగ్వేజ్ మంచి అభిప్రాయాన్ని ఇస్తుంది నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ గురించి ఇదివరకటి పాఠాలలో చర్చించాము ఇంటర్వ్యూ లకు సంబంధించినవి వాస్తవానికి సృష్టించబడిన అభిప్రాయాలలో 93 శాతం ఎక్కువగా గా బాడీ లాంగ్వేజ్ తో ముడిపడి ఉంటాయి కాబట్టి డిగ్రీలు మరియు ధ్రువపత్రాలు మిమ్మల్ని ఇంటర్వ్యూ జరిగే ప్రదేశానికి తీసుకువెళ్ళవచ్చు కానీ ప్రధాన అభిప్రాయం అభ్యర్థి ఆరోగ్యం పైన ఆధారపడి ఉంటుంది దాని అర్థం ఏమిటి అసలైన ఇద్దరూ చేస్తున్న వ్యక్తులు అంతర్గతంగా మీ ఆరోగ్యం గురించి వివరాలు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు కాబట్టి వారికి మీరు ఆరోగ్యంగా లేరు అని తోచితే మిమ్మల్ని తిరస్కరించడానికి కారణాలు వెతకడం ప్రారంభిస్తారు అంతేకాకుండా అభ్యర్థి సాంకేతికంగా అర్హత కలిగి ఉన్నా యజమానులు ఆరోగ్య పరిస్థితిని నిర్ధారించు కుంటారు అభ్యర్థి కఠినమైన ఉద్యోగ పరిస్థితిని తట్టుకునే అంత ఆరోగ్యంగా ఉన్నాడా సైట్ లో చాలాసేపు నిలబడగలదా మీకు ఆ సామర్థ్యం ఉందా కొన్ని సందర్భాలలో సామర్థ్యం అనేది బహిరంగంగా ఉండవచ్చు లేదా కొన్ని ఉద్యోగాల కొరకు కావలసిన అర్హతలు మాకు ఈ రకమైన వ్యక్తి అవసరం అని బహిరంగంగా చెబుతారు ఎత్తు శరీర నిర్మాణం శక్తి పని చేయగల సామర్థ్యం ఎక్కువ గంటలు ప్రయాణించడం వంటి విషయాలు గమనిస్తారు కొన్ని సందర్భాలలో వారు మీకు చెప్పరు రహస్యంగా ఉంచుతారు ఉదాహరణకు ఉద్యోగానికి చాలాసార్లు పురుగు ఊర్లకు ప్రయాణం చేయడం అని చెప్పవచ్చు సహజంగా ఊబకాయం ఉన్న వ్యక్తి కంటే సన్నటి వ్యక్తిని ఎంపిక చేస్తారు ఎందుకంటే ఊబకాయం ఉన్న వ్యక్తి వేగంగా పరిగెత్తే లేడు పనులు చేయలేదు త్వరగా అలసిపోతారు అని వారికి తెలుసు వారు ఈ రకమైన సమాచారాన్ని వారి మనసులోనే ఉంచుకుంటారు మీకు విద్య అర్హతలు ఉన్నా వారు మిమ్మల్ని తిరస్కరించడానికి బహిరంగంగా చెప్పారు కానీ అసలు కారణం మీ ఆరోగ్య పరిస్థితులు కావచ్చు కాబట్టి మీరు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ సర్టిఫికెట్ లేదా డిగ్రీలలో కొంత బలహీనత ఉండవచ్చు కానీ మీరు చాలా ఆరోగ్యంగా కనిపిస్తున్నారు కాబట్టి మీలాంటి ఆరోగ్యకరమైన అందమైన ఆకర్షణీయమైన మరియు మనోహరం గా కనిపించవచ్చు కాబట్టి మీ ఆరోగ్య కారణంగా మీ సి వి లోని కొన్ని పరిమితులను పట్టించుకోరు కాబట్టి ఇది మీకు మంచి ఉద్యోగం పొందడంలో సానుకూలంగా పనిచేస్తుంది మిమ్మల్ని నిరోధించడంలో ప్రతికూలంగా పనిచేస్తుంది మంచి ఉద్యోగం పొందుటకు సాధ్యపడుతుంది కాబట్టి రెండు సాధ్యమే సాధారణంగా ఆరోగ్యవంతమైన వ్యక్తులు ఉన్నత స్థానాలకు ఎంపిక పొందుతారు ముఖ్యంగా వారు మీలోని నాయకత్వ లక్షణాల్ని కోరుకుంటారు కారణం నాయకుడు ఆరోగ్యంగా ఉండాలి అప్పుడు మాత్రమే తన అనుచరులను ప్రేరేపించగా గలడు మృదువైన నైపుణ్యాలు ఆరోగ్యం మరియు వ్యక్తిత్వం మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకుందాం ఆరోగ్యకరమైన వ్యక్తులు వారు క్రమశిక్షణతో కష్టపడి పని చేస్తారు నియంత్రించ బడతారు వారికి మంచి మరియు చెడు ఏమిటో తెలుసు కాబట్టి క్రమశిక్షణ లేకుండా వారు రు ఏ రకమైన చెడు చేయరు ఉదయాన్నే లేచి క్రమశిక్షణ లేకుండా వ్యాయామశాల కు లేదా స్టేడియంకు వెళ్లరు వెళ్లలేరు నియంత్రణ లేకుండా వారు వారి కొన్ని చెడు అలవాట్లను ఆపలేరు సమతుల్యత లేకుండా ఉంటారు వినోదం కోసం సమయం ఎలా ఉపయోగించుకోవాలో వారి పనిలో ఎలా గడపాలని తెలుసుకుంటారు కాబట్టి ఈ రకమైన సమతుల్యత మరియు ఆరోగ్యకరమైన అలవాట్లు ఆరోగ్యమైన వ్యక్తులకు ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పకనే చెబుతుంది అలాగే ఆరోగ్యకరమైన వ్యక్తులు అనారోగ్యంతో ఉన్న వ్యక్తుల కంటే నమ్మదగిన వారు మీరు ఈ విషయాన్ని వాస్తవిక కోణం నుంచి చూస్తే గ్రహిస్తారు అది నిజం ఉదాహరణకు ఆరోగ్యకరమైన వ్యక్తి తో ఒక ప్రధాన సంఘటనను లేదా ప్రణాళికను విశ్వసనీయంగా రూపొందించుకోవచ్చు ఈ వ్యక్తి సమయానికి లేచి సమయానికి కార్యాలయానికి చేరుకుంటాడు చివరి క్షణాల్లో అనారోగ్య బారిన పడడు అని మీకు తెలుసు కాబట్టి ఎవరైనా అనారోగ్యంతో ఉన్న వ్యక్తిపై అంతగా ఆధారపడ్డారు ఎందుకంటే కీలకమైన సమయంలో ఈ వ్యక్తికి తీవ్రమైన కడుపు నొప్పి లేదా ఇతర ఇబ్బందులు తో ఆ వ్యక్తిని ఆసుపత్రిలో చేర్చవలసి వచ్చిందని మీకు వార్త వస్తుంది ఈ వ్యక్తులు లేకుండా విజయవంతంగా సమర్థవంతంగా కార్యక్రమం నిర్వహించడం మొత్తం ప్రోగ్రాం కుంటుపడుతుంది సంస్థ లేదా ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రతిష్టకు భంగం కలుగుతుంది అందువల్ల ప్రజలు ఆరోగ్యకరమైన వ్యక్తులపై ఆధారపడాలని కోరుకుంటారు వీరు ఈ దృక్పథాన్ని గమనిస్తే యజమానులు వారి ఆలోచన తప్పు కాదని తెలుసుకుంటారు యజమాని యొక్క మనసు ఆలోచనా విధానం చాలా గొప్పది మన్నిక మరియు హామీ ఉన్న దేనిలో అయినా పెట్టుబడి పెట్టాలి అనుకుంటారు అలాగే ఖరీదైన వస్తువులు కొన్నప్పుడు అది ఎంత మన్నికఅయినదో తెలుసుకుంటాం ఎలాంటి హామీ ఉంది డబ్బు తిరిగి వస్తుందా పూర్తి భక్తి హామీ ఉందా దా వారు వస్తువులను బాగు చేయడానికి ప్రయత్నిస్తే దానిని సరిగా రిపీట్ చేయగలరా ఇచ్చే అది విషయాలు ఆలోచిస్తాం కాబట్టి మీరు హామీ ఉన్నవాటిని ఎలా ఎంపిక చేసుకుంటారు యజమాని యొక్క మనస్తత్వం కూడా కొంత భరోసా పొందాలనుకునే పద్ధతిలో పని చేస్తుంది ఈ వ్యక్తి ఆరోగ్యవంతుడు అతను ఎప్పటికీ అనారోగ్యానికి లోనవడు కాబట్టి విశ్వసనీయంగా నేను ఇతన్ని నమ్మగలం అని అనుకుంటారు మరోవైపు అనారోగ్యకరమైన వ్యక్తులు అవాంఛనీయ ఉత్పత్తి లా కనిపిస్తారు కాబట్టి చాలా తక్కువ మంది వారిని తీసుకుంటారు వారితో సంబంధం ఏదైనా రిస్కు తీసుకోవడానికి వారు సిద్ధంగా ఉండాలి కాబట్టి ఎవరైనా ఇంతేనా ఇది కేవలం ఉపయోగించి పారవేసే వస్తువా కానీ చాలా ఖరీదైనది కాబట్టి లేదు హామీ లేదు అని చెప్తే ఎవరైనా కొట్టారాఎవరైనా దాన్ని తీసుకుంటారా అలాగే సమస్యలు ఇబ్బందులకు కారకులైన వ్యక్తులను యజమాని ఎందుకు నిర్మించుకుంటాడు ఆపై ఆసరాగా ఉండటానికి బదులుగా ఈ వ్యక్తి తనకి అవరోధం కలిగించే బోతున్నాడు కాబట్టి ఎందుకు ఎంపిక చేయడం అని అనుకుంటారు కనుక ఆరోగ్యం వాస్తవానికి విశ్వసనీయతతో ముడిపడి ఉంది కంపెనీలు సంస్థలు ఆరోగ్యకరమైన అలవాట్లు ఉన్నవారిని పెంచుకోవడంలో జాగ్రత్త వహిస్తాయి ఎందుకంటే అనారోగ్యకరమైన అలవాట్లు ఉన్న వారి వల్ల చాలా ఇబ్బందులు కలుగును ఈ ఉదాహరణ గమనించండి అతిగా ధూమపానం అలవాటు ఉన్న వ్యక్తికి హఠాత్తుగా క్యాన్సర్ ఉందని తెలుస్తుంది ఆ కారణంగా ఆపివేయబడిన ప్రాజెక్టుల కొరకు సంస్థ భారీ నష్ట పరిహారం చెల్లిస్తుంది ఉద్యోగి యొక్క వైద్య బిల్లులు కోసం చాలా డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది ఈ రకమైన పరిస్థితి గురించి ఆలోచించండి తదుపరి విషయం గమనించండి ఒక ఉన్నత అధికారి తనని తాను చంపుకోవడం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఇతరుల చావుకు కారణం కావడం అవుతాడు ఎందుకంత నిర్లక్ష్యం వచ్చింది నిద్రలేమి మరియు దీర్ఘకాలిక నిరాశ తో ప్రేరేపించబడిన ది అతను ముందు రాబోయే పరిణామాల గురించి బాధ పడలేదు నిర్లక్ష్యంగా వాహనం నడిపి ట్రక్కును ఢీకొని తనని తాను చంపుతున్నాడు ఇతరులు కారకుడయ్యాడు మరి ఏ సమస్య అయినా ఈ రకమైన వ్యక్తులపై ఆధారపడతా రా తాగిన మైకంలో ఒక సంస్థ ప్రతినిధి ముఖ్యమైన క్లయింట్ తో తప్పుగా ప్రవర్తిస్తే కంపెనీ ప్రతిష్ట దెబ్బతిని భారీగా నష్టపోతుంది పరిహారం చెల్లించడం జరుగుతుంది కాబట్టి అన్ని విధాల నిజాయితీగా లేని వారిని ఎందుకు నిర్మించుకుంటారు ఆరోగ్యకరమైన వ్యక్తు లను ఎంపిక చేసు కోవాలి జబ్బు పడిన వ్యక్తులు పూర్తిగా నమ్మ దగని వారు సంస్థకు భారీ నష్టం కలిగిస్తారు కాబట్టి అట్టి వారిని ఎంపిక చేసుకోరు విశ్వసనీయ ఎంతో అనుసంధానిస్తూ యజమానులు మిమ్మల్ని అంచనా వేస్తారు ఎవరైనా మీ బ్రీఫ్కే కేసును లాక్కుంటే ముఖ్యమైన పత్రాలు నగదు లేదా విలువైన వస్తువులు అందులో ఉంటే మీకు దృఢత్వం ఉంటే అతనిని పట్టుకొని మీ బ్రీఫ్ కేసును తిరిగి పొందగలుగుతారు ధైర్యం మీకుందా మీరు వ్యక్తిని వెంబడించి బ్రీఫ్ కేసును తిరిగి పొందగలిగితే బలంగా ఉన్నారని మీకు తెలిసినప్పుడే ధైర్యం వస్తుంది ఒక ఉగ్రవాది కార్యాలయాన్ని స్వాధీనపరుచుకున్నారు మరియు విశిక్ష రహితంగా బుల్లెట్లను కాల్చారు కానీ మీరు వేగంగా పరిగెత్తే బుల్లెట్ నుండి తప్పించుకోవచ్చు మరి మీరు వేగంగా పరిగెత్తగలరా లేదా నెమ్మదిగా నడిస్తే చిక్కుకుంటారు మరియు చంపబడ్డారు పెద్ద సూట్కేసులో రహస్య పత్రాలు మరియు విలువైన వస్తువులతో భౌతికంగా మీరు ఒక ప్రదేశం నుండి వేరొక ప్రదేశానికి తీసుకెళ్లాలి మీ సూట్ కేసులు తీసుకెళ్లడానికి కూలీపై ఆధారపడలేదు మీరు దానిని సునాయాసంగా మోయగల రా ఎందుకంటే నీకు దడ రాకుండా ఎక్కువ చెమట పట్టకుండా ఆ పని చేయగలిగితే మీరు బలంగా దృఢంగా ఉన్నారని అర్థం విశ్వసనీయత కారణంగా మీరు దానిని కూలికి ఇవ్వలేరు ఒకవేళ అతను దాన్ని తీసుకుని పారిపోతే విలువైన వస్తువులు మరియు రహస్య పత్రాలు కోల్పోతారు కాబట్టి సంస్థ మీ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది కానీ అవన్నీ మీ ఆరోగ్య పరిస్థితి పై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి సాధారణంగా అందరూ చెప్పేది మాకు ఆరోగ్యం కొరకు తగిన సమయం లేదు అని ఇప్పుడు మీ పరిస్థితి యొక్క వ్యంగ్యాన్ని చూస్తే మనం సాధారణంగా మన పనిముట్లు ఉదాహరణకు మొబైల్ ల్యాప్టాప్ కెమెరా వాటి మరమ్మతులకు సమయం కేటాయిస్తాను వాహనాలకు సేవలు అందిస్తాం తర్వాత వాటిని మంచి స్థితిలో ఉంచుతాం కానీ కానీ సాధారణంగా శరీర నిర్వహణ కోసం సమయం కేటాయించం మానవ శరీరం ఇతర యంత్రాల మాదిరిగానే ఉంటుంది అలాగే పనిచేస్తుంది చిన్నచిన్న రోగాల గురించి జాగ్రత్త తీసుకోకపోతే సమయానికి చికిత్స తీసుకోకపోతే చికిత్స అందకపోతే మనిషి కోల్పోయేలా చేస్తుంది శరీర నిర్వహణ కోసం రెగ్యులర్గా కొంత సమయం 45 నిమిషాలు కేటాయిస్తే నెలల తరబడి ఆసుపత్రిలో ఉండవలసిన అవసరాన్ని తగ్గిస్తుంది ఇది ఒక ట్రేడ్ ఆఫర్ లాంటిది 45 నిమిషాలు మీరు కోల్పోయిన శక్తిని తిరిగి పొందేందుకు కేటాయిస్తా రా లేదా 45 రోజులు ఆసుపత్రిలో ఉండడం కోరుకుంటా రా సమయం డబ్బు అని ఉంటారు కానీ ఆరోగ్యమే డబ్బు మీరు కష్టపడి సంపాదించిన డబ్బును ఆస్వాదించడానికి పరిపూర్ణమైన ఆరోగ్యం మీకు తగిన సమయాన్ని ఇస్తుంది ఒకరి జీవితంలో పెద్ద పెద్ద ఆశయాల్ని సాధించడానికి నైపుణ్యము లను అభివృద్ధి చేసుకుని ఉండవచ్చు ఉదాహరణకు చాలా కష్టపడి పనిచేయడం ప్రశంసనీయం అయిన లక్ష్యాన్ని కలిగి దానిని సాధించే దిశగా పయనించడం జరుగుతుంది చాలా నైపుణ్యాలను అభివృద్ధి చేస్తారు కానీ శరీరానికి అవసరమైన శక్తి లేకపోతే సాధించిన అని నైపుణ్యాలు వృధా అవుతాయి ఎందుకంటే ఆ లక్ష్యం ఎప్పటికీ నెరవేరని కలగానే ఉండిపోతుంది మీకు బలం కావాలి శక్తి కావాలి అది లేకుండా మీరు రోజువారీ పనులు చేయలేరు మీ ఆశయాలు సాధించడానికి మీరు రోజువారీ కార్యాచరణకు మించి వెళ్ళండి మీకు మరింత శక్తి బలం అవసరం ఈ అంశాన్ని ముగించే ముందు కొన్ని ప్రశ్నలు అడుగుతాను మిమ్మల్ని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాను సొంతంగా మన వ్యక్తిత్వాన్ని పెంపొందించే పరంగా నైపుణ్యాలు ఆరోగ్యానికి దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి మనం సాధారణంగా భావించే అలవాట్లు మన ఆరోగ్య పరిస్థితిని నిర్ణయిస్తాయి కాబట్టి ఇ కొన్ని విషయాలు మీరు తినే ఆహారానికి సంబంధించినవి మీరు ఎలా తింటారు సంతోషంగా ఉన్నారా మీరు ఆహారాన్ని తినేటప్పుడు రిలాక్స్ గా ఉన్నారా మీరు చెబితే మీరు నిజంగా ఆరోగ్యంగా ఉన్నారు అనుకుంటాం కానీ కాదు అని చెబితే నాకు సమయం లేదు నేను విశ్రాంతి తీసుకోవాలి అని అంటే మరి ఆహారం తినడానికి సమయం ఉందా లేదా ఆహారాన్ని మీరు తొందరగా తింటున్నారా మీరు తాగుతున్నారా అని అడుగుతాం కొంతమంది శీతలపానీయాలు వాడుతారు తరువాత కొన్ని ఫాస్ట్ఫుడ్స్ తింటారు మీరు ఆ రకమైన వారు అయితే వాస్తవానికి ఆరోగ్యపరంగా చాలా అనారోగ్యకరమైన జీవనశైలి వైపు మీరు ప్రయత్నిస్తున్నారని అర్థమవుతుంది మరియు మీరు ఒత్తిడికి గురవుతున్నారు కంగారుగా ఉంటున్నారా కంగారుగా ఆహారం తింటున్నారా తినే దానిపై తగినంత శ్రద్ధ చూపడం లేదా మీ నోటిలోకి ఏం వెళ్తుందో మీకు తెలియటం లేదా అల్పాహారం లేదా భోజనం మానివేయడం తరచుగా జరుగుతోందా ఇవన్నీ ప్రమాదకరమైన లక్షణాలు మీరు అనారోగ్య జీవనశైలి వైపు వెళ్తున్నారు మరి మీ ఆహారంలో పండ్లు కూరగాయలు పప్పు ధాన్యాలు మరియు తృణధాన్యాలు కలిగిన సమతుల్య ఆహారాన్ని తీసుకుంటున్నారా లేదా90 అన్నం మాత్రమే తింటున్నారా కొన్నిసార్లు ఒక కూర లేదా కూరగాయలు తో సరిపెట్టుకుంటున్నా రా అలాగైతే స్పష్టంగా మీరు తినేది సమతుల్య ఆహారం కాదు ఈ సందర్భం కానీ సమయాలలో మీకు ఆకలి అనిపిస్తుందా రాత్రి మూడు గంటలకు మీకు ఆకలేస్తోందా అప్పుడు ఆకలి తీర్చుకోవడం కోసం జంక్ ఫుడ్ తింటారు ఆలోచించండి మీ ఆహారపు అలవాట్లను సమతుల్యం చేసుకోండి మీరు ఆహారానికి బదులు పొగ తాగడం మద్యం సేవించడం లేదా కాఫీ పుష్కలంగా తాగడం వంటివి చేస్తారా కడుపులో ఆకలి అవుతుంది కానీ భోజనమునకు వెళ్ళే సమయం లేదు కాబట్టి మీరు మళ్లీ కాఫీ తాగుతారు అప్పుడు కాఫీ యొక్క రసాయన తత్వానికి ఉదరకోశ సమస్యలు సంభవిస్తాయి కడుపు మరియు అన్న కోసం నందు మంట కలిగిస్తాయి మీరు చేతిలో ఉన్న పని చాలా త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారు కాబట్టి దీని గురించి పట్టించుకోరు బాధపడరు కనుక ఫిట్ నెస్ పరంగా మీరు ఎంత ఫిట్ గా ఉన్నారో ఆలోచించుకోండి ఈ చెక్లిస్ట్ చూడండి చేతి లేదా భుజంలో భారము మరియు నొప్పి అనుభవిస్తున్నా రా ఇది మీకు గుండెకు సంబంధించిన రుగ్మత ఉందని సూచిస్తుంది మరి కొన్ని ప్రశ్నలు మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసపడుతూ నారా రెండు మూడు మెట్లు ఎక్కిన తర్వాత ఇబ్బంది పడుతున్నా రా ముఖ్యంగా లిఫ్ట్ పనిచేయనప్పుడు మీరు మెట్లు ఎక్కలేరు శరీరంలోని ఏదైనా భాగంలో కొంత బలహీనత లేదా తిమ్మిరి అనిపిస్తోందా ఎగువ భాగం దిగువ భాగం ఆపై తలనొప్పి కొనసాగుతోందా అన్ని సమయాల్లోనూ 24 x 7 ఇవి ఉంటున్నాయా మీకు జలుబు చేసి తరచుగా జ్వరం వస్తోందా వీటి అర్థం ఏమిటి మీకు రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉందని తెలుస్తోంది మీకు ఏదైనా అంటువ్యాధి సంక్రమించిం దా ఇదే సమయంలో కండ్లకలక మొదలగు రుగ్మతలు కూడా వస్తాయి వాతావరణ మార్పుల వల్ల దగ్గు జ్వరం వస్తాయి ఇవన్నీ మీకు రోగనిరోధక శక్తి చాలా తక్కువ అని సూచిస్తాయి మీ దృష్టి స్పష్టంగా లేదా ఇది మధుమేహానికి సంబంధించినది కావచ్చు కంటిలో శుక్లాలు ప్రారంభం కావచ్చు ఏం చేయాలి మరియు మీరు తరచుగా వికారం మరియు వాంతి గుణాలతో బాధపడుతున్నారా ఇది చాలామందికి సంబంధించిన సమస్య గుండెకు సంబంధించిన విషయాలు కడుపుకు సంబంధించిన విషయాలు మరియు ఇతర అంశాలు మీ సాధారణ ఫిట్నెస్ మీ రక్త ప్రసరణ కు సంబంధించిన విషయాలను మీరు విస్మరిస్తున్నారు మీ మెదడుకు తగినంత రక్తాన్ని పంపించగలరు సామర్థ్యం మీ గుండెకు ఉందా దీనికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు మీ మనస్సు అకస్మాత్తుగా స్తంభించి పోతుంది ఒక క్షణం పాటు ఏమి జరుగుతుందో తెలియకుండా ఉందా మనసు పూర్తిగా స్తంభించిపోయింది ప్రసంగం చేసేటప్పుడు లేదా సంభాషణలో ఉన్నప్పుడు మీరు పదాలనే కోల్పోవడం అకస్మాత్తుగా ఏమి మాట్లాడాలో తెలియని పరిస్థితి కలుగుతుంది పదం మరియు మనసు సహాయం చేయవువు ఆలోచనల ప్రవాహాన్ని ట్రాక్ చేయలేకపోతున్నారా మాట్లాడేటప్పుడు మీ ఆలోచనలను మునుపటి ఆలోచనలతోసమన్వయం చేసుకోలేరు మరి కొన్ని ప్రశ్నలు మీకు అకస్మాత్తుగా ఆకలి కోల్పోతున్నా రా ఏమి తినకూడదు అని భావిస్తున్నారా ఈ గుణాలు ఊపిరితిత్తులు మరియు శరీరంలోని ఇతర అవయవాలకు సంబంధించినది కావచ్చు మీకు కష్టంగా ఉందా ఏదో తినాలి కాబట్టి సాధారణంగా మీరు చేయగలుగుతారు కానీ ఇప్పుడు మీకు కష్టంగా ఉంది మీ ఉదరంలో నొప్పి లేదా చికాకు తో బాధపడుతున్నారు మలబద్ధకం మరియు విరేచనాలతో బాధపడుతున్నారు ఇవన్నీ చాలా తరచుగా రుగుతున్నాయా మూత్ర విసర్జన సమయంలో మంట అనుభవిస్తున్నా రా అయితే వాస్తవానికి మీరు తక్కువ నీరు తాగుతున్నారని అర్థం ఇది చాలా అనారోగ్య పరిస్థితి కావచ్చు మీ శరీరంలో హెచ్చుతగ్గులు అకస్మాత్తుగా బరువు కోల్పోవడం వంటి గుణాలు థైరాయిడ్ కు సంబంధించినవి కావచ్చు ఇతర కారకాలు ఇతర హార్మోనుల అసమతుల్యత కు సంబంధించి కావచ్చు చు గాయం నయం అవడానికి సమయం పడుతోంది చిన్న గాయం నయం కావడానికి ఎక్కువ సమయం పడుతోంది కాబట్టి ఎందుకు అలా జరుగుతోంది ఈ విషయాలు కొన్ని వాస్తవాలను మీరు ఉండవలసినంత సమర్థవంతంగా లేదని లేదా సమర్థవంతంగా ఉండడానికి ప్రయత్నం చేయడం లేదని తెలుస్తోంది ఈ ఆలోచనతో ఈ ప్రసంగం ముగిస్తాను ఒక్కసారి ఆలోచించండి Andre Weil చెప్పిన చాలా ఆసక్తికరమైన ఆలోచనను మీ ముందు ఉంచుతాను అనారోగ్యంతో బాధ పడలేదు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ప్రస్తుత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై మీరు ఆధార్ పడలేరు కాబట్టి మీరు గుర్తుంచుకోండి మీరు భరించలేరు మీరు అనారోగ్యానికి గురైతే ఈ ప్రపంచం చాలా క్రూరంగా కనిపిస్తుంది ఇది చాలా మానసిక ఒత్తిడిని కలుగజేస్తుంది కానీ మరోవైపు ప్రస్తుత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మీరు ఆధారపడలేదు మీరు బాగానే ఉన్నారు కాబట్టి ఈరోజు మాదిరిగానే మీకు ఏ రకమైన వైద్య సహాయం ఏం చేస్తున్నారు గుర్తించలేరు రోగ నిర్ధారణ చేయబడిన వ్యాధి సరైనదేనా లేదా అది నిజమైన లేదా నకిలీదా అని తెలుసుకోవడం కోసం మీరు రెండవ అభిప్రాయాన్ని తీసుకుంటారుమీ దగ్గర అ ఎక్కువ డబ్బులు గుంజుతున్న రా కాబట్టి మీరు నిజంగా ఉన్న వ్యవస్థపై ఆధారపడి లేరు కానీ ఇచ్చిన సూచన ఏమిటంటే ఆరోగ్యం కోసం మీ శరీరం యొక్క సహజ సామర్థ్యాన్ని రక్షించడం మరియు నిర్వహించడం మీ ఇష్టం మరియు వీరు ఎలా జీవిస్తారు అనే దానిపైన సరైన ఎంపిక చేయడం అవసరం శరీరానికి సహజమైన సామర్ధ్యం ఉంది కాబట్టి మీరు ఎలా జీవిస్తున్నారో అనేదానిపై సరైన ఎంపిక చేసి సొంత ఆరోగ్య సంరక్షణ కొరకు ప్రయత్నించండి మీరు ఏమి తింటారు మీరు ఎలా కలిగించుకుంటారు మీ శరీరాన్ని ఎలా నిర్వహిస్తారు అనే నిబంధనను ఉంటే మీరు సరైన ఎంపిక లు చేసుకో గలుగుతారు కాబట్టి మీరు శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి సహాయం చేస్తారు అప్పుడు ఆస్పత్రికి వెళ్లే అవసరం లేదు తర్వాత మీరు ఈ సరైన ఎంపికలు ఎలా చేయవచ్చు ఎలా చేయగలరు తెలుసుకుందాం మీ సొంత శరీరం యొక్క సహజ సామర్థ్యం పై ఆధార పడటం ద్వారా ఆరోగ్యం మరియు వైద్యం నిర్వహించగలరు చిన్న సలహా మీరు చదవడానికి రెండు ఆసక్తికరమైన పుస్తకాలు ఉన్నాయి 1 ఆర్ హెచ్ దస్తూర్ పుస్తకం యొక్క శీర్షిక ఏమిటంటే మిస్టర్ ఎగ్జిక్యూటివ్ నిన్ను నువ్వే చదువుకుంటున్నావా 1980లో ఇది తిరిగి ప్రచురించబడింది కొత్త కాపీలు అందుబాటులో ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ మీరు దాన్ని పొందగలిగితే అది పూర్తిగా అన్ని లక్షణాలు విశ్లేషణ మరియు మీకు ఏ ఏ వ్యాధులు వస్తాయి మీరు ఎలా నయం చేసుకోవచ్చు అన్న విషయాలు తెలుసుకోగలరు తెలుసుకుంటారు Tom Nikoli వ్రాసిన THINKING THIN వాస్తవానికి మీరు బరువు తగ్గడం కానీ మీ శరీరంపై ఎక్కువ ఒత్తిడి పెట్టడం ద్వారా కాకుండా మీ tuning ద్వారా మనసు మరియు ఒక రకమైన సెల్ఫ్ హిప్నోసిస్ ఉపయోగించమని ఆమె చెప్పారు దీని ద్వారా మీ శరీరాన్ని మనసును మార్చడానికి సహాయపడును కాబట్టి ఈ రెండు పుస్తకాలు మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో ఉపయోగ పడతాయి కాబట్టి వాటిని చదవండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఆరోగ్యకరమైన ఆలోచనలతో మరియు దాని ద్వారా మీరు అభివృద్ధి చెందుతారు మరియు youre మెరుగు పరుచు కుంటారు మీ వ్యక్తిత్వం మరియు మృదువైన లక్షణాలతో మీరు చాలా ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉండాలని కోరుకుంటున్నాను మీరు ఈ వీడియో చూసి నందుకు ధన్యవాదములు రోజంతా ఉల్లాసంగా గడపండి